మొదటి వారం యొక్క మూడవ భాగానికి స్వాగతం మునుపటి భాగంలో మనం ప్రోక్సెమిక్స్ విభాగాలను గురించి చర్చించుకున్నాము వీటి సాంస్కృతిక సహజ అర్ధాలను కూడా గమనించాము ఈరోజు చర్చలో సాన్నిహిత్యం ఉండటం లేదా లేకపోవటాన్ని అనుసరించి ఎలా కొన్ని సంస్కృతులలో తేడాలు ఉంటాయో గమనించవచ్చు అలాగే సందర్భం అనేది కొన్ని సంస్కృతులకు ఎంత ముఖ్యమో ఇంకొన్నిటికి ఎలా దాని అవసరం ఉండదో ఇంకా స్థలానికి సంబంధించి వివిధ రకాలైన అభిప్రాయాలను తెలుసుకుందాము మునుపటి భాగంలో చర్చించినట్టు ప్రోక్సెమిక్స్ లో మనం స్థలాన్ని ఉపయోగించే పద్ధతిని తెలియజేస్తుంది అని అన్నారు కాబట్టి ప్రోక్సెమిక్స్ కనిపెడుతుంది హాల్ అనేది సాంస్కృతిక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది అన్న అతని వాదనను మాత్రం ఎవరు ప్రశ్నించలేదు ఈ సంస్కృతి పై ఆధారిత అంశాలను మనం విపులంగా చర్చిద్దాం హాల్ పరస్పర దూరాలలో కూడా కొంత దగ్గరతనాన్ని అదే సమయంలో స్వంత మరియు వ్యక్తిగత స్పర్శను సమర్థించే సంస్కృతిని సూచిస్తాయి పరిశోధనల ఆధారంగా సదరన్ యూరప్ దేశాల ప్రజల అభిరుచులు మరియు ప్రవర్తన వ్యతిరేకంగా ఉండటమే కాక వారు పరస్పర పరిచయాల పరిస్థితులలో ఎక్కువ మరియు ఖచ్చితమైన దూరాలను పాటిస్తారు

అతను క్రమబద్ధంగా వివిధ రకాల జంతు జాతులు ఒకదానితో ఒకటి కలసినప్పుడు వాటి ప్రవర్తనను మరియు పాటించే దూరాలను గమనించారు అతను ఈ దూరాలకు ఫ్లైట్ కి సాంస్కృతిక అంశాన్ని అనుసంధానం చేసిన ఘనత అతనిది మాత్రమే హాల్ సందర్భం అన్న ఆలోచనను ఉపయోగించి ఎదుటి వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని లేదా తెలిసిన సమాచారం యొక్క నేపథ్యాన్ని తెలుసుకోవడం చాలా అవసరం అని అతను సూచించడానికి ప్రయత్నించారు మన ఉద్దేశం కొన్నిసార్లు మనం రోజూ మాట్లాడే మాటలలో ఉపయోగించే వాక్యాలలో ఇంకా మనం వేరొకరితో పాటించే దూరం లేదా చూపించే చనువులో తెలుస్తుంది హై కాంటెక్స్ట్ కల్చర్స్ కమ్యూనికేషన్ ఈ సంకేతాల సంస్కృతుల జాబితాలోకి వస్తాయి ఒక బ్రిటిష్ లో ఇది వ్యంగ్యంగా కాదని చెప్పటం అన్న విషయాన్ని అర్థం చేసుకోలేడు ఇంకొకవైపు లో కాంటెక్స్ట్ కల్చర్ లో ఒక సమాచారానికి ఓకే నిర్దిష్టమైన అర్థం ఉంటుంది ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు అంతర్లీనంగా ఉండే భావాలను పట్టించుకోనవసరం లేదు లో కాంటెక్స్ట్ కల్చర్ ఉదంతాలను వివరించారు ఇదే సమయంలో ఒక వ్యక్తి సందర్భానుసారం ప్రవర్తిస్తున్నాడా లేదా అన్నది సమాజంలో అతని స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్థల నిర్వహణ లో కూడా ప్రతిబింబిస్తాయి అని సూచించారు ఈ రోజుల్లో కొత్తగా పరిశోధన చేస్తున్నవారు ఈ లక్షణాలు స్థల నిర్వహణ లోనే కాక నిర్మాణంలో ఇంకా అంతర్గత అలంకరణలో కూడా ప్రతిబింబిస్తున్నాయి అని గ్రహించారు ఇవి వివిధ సంస్కృతులలో వెబ్ పేజీల రూపకల్పనలోనూ కనపడతాయి మన సమయ పరిపాలన పై కూడా దీని ప్రభావం ఉంటుంది సమాచారాన్ని చేరవేయడంలో మనం ఉపయోగించే సమయం ఏకవర్ణమా లేక బహువర్ణమా మన సంభాషణ లో గాని సంవాదనలో గాని సమయం పట్ల మన అవగాహనను గూర్చి ఎటువంటి అంశాలను ఉపయోగిస్తున్నామనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఒకరకంగా ఈ రోజుల్లో సంభాషణ ప్రవర్తన పై ప్రోక్సెమిక్స్ అవగాహన కు విపరీతమైన ప్రాముఖ్యత ఉన్నదని చెప్పవచ్చు ఈ వాదనను సమర్ధించడానికి మనం హై కాంటెక్స్ట్ కమ్యూనికేషన్ పై నాగరికత లేనిది మరియు మాటల మధ్య భావాలను చదవలేదు కాబట్టి మరీ అమాయకమైనది లేదా చాలా చురుకైనది అనే విమర్శనాత్మకమైన భావాన్ని కలిగి ఉంటుంది ఇదేవిధంగా లో కాంటెక్స్ట్ కమ్యూనికేషన్ సహజంగా సమాచారాన్ని దాచివేస్తుందని దీనికి దర్పం ఎక్కువని కాబట్టి దీన్ని సులువుగా నమ్మలేమని మరీ పద్ధతులు ఎక్కువ అని మరీ నెమ్మదిగా ఉంటుంది అన్న విమర్శలు చేస్తుంది ఈ రేఖాచిత్రం మనకు ఎటువంటి సాంస్కృతిక పరిస్థితులను అయినా అర్థం చేసుకోవడానికి హై ఎండ్ లో కాంటెక్స్ట్ కల్చర్ యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమో తెలియజేస్తుంది సమాచారం యొక్క ఖచ్చితమైన అర్థాలను లేదా ఒక విషయానికి సంబంధించి దాని ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి ఏ సాంస్కృతిక సందర్భంలో ఆ మాటలు మాట్లాడాడో గమనించడం చాలా ముఖ్యం కార్యాలయాల్లో సమర్థవంతంగా పనిచేయడానికి సమాచారాన్ని సరిగ్గా పంచుకునే పద్ధతిని తెలుసుకునేందుకు అనేక అవకాశాలను సూచిస్తుంది అదే సమయంలో నేతృత్వానికి సంబంధించిన మనుషులకు ఉండే ఆకాంక్షలను తెలుపుతుంది ప్రతిఒక్క విధానానికి దానికి తగ్గ సత్తా ఉంది ఈ ప్రత్యేకమైన వీడియో హై కాంటెక్స్ట్ మరియు లో కాంటెక్స్ట్ కల్చర్స్ మధ్య భేదాలను చాలా ఆసక్తికరంగా వివరించింది దీన్ని మీరు తరువాత తప్పకుండా చూడండి లో కాంటెక్స్ట్ కల్చర్ లో సహజంగా మనుషులు ముక్కుసూటిగా వారు ఏమిటి చెబుదామనుకున్నారో అది మాట్లాడతారు ఈ లక్షణం వల్ల దీన్ని ఎక్కువ సమాచారం అందజేసే దానిగా భావిస్తారు హై కాంటెక్స్ట్ కల్చర్ ను గమనించాలి హయ్యర్ వర్సెస్ లోవర్ కాంటెక్స్ట్ కల్చర్ సరైన మార్గాన్ని సూచించరు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు ఇది హై కాంటెక్స్ట్ కల్చర్ ప్రకారం ఇంటికి వచ్చిన అతిధులకు యజమానురాలు విందులో తక్కువ భోజనం వడ్డించడం పరిపాటి అతిథులు మరల అడగటాన్ని ఆమెకు ఇచ్చే ప్రశంసగా భావిస్తారు ఒకవేళ భోజనం నచ్చకపోతే ఇబ్బంది పడే అవసరం కూడా లేదు పై చిత్రం లో కాంటెక్స్ట్ కల్చర్ కి ఒక ఉదాహరణ వ్యక్తిగత కష్టం వలన వ్యాపారం అంచెలుగా ఎదుగుతోంది బిజినెస్ కల్చర్ అధికారికి పై స్థితిలో ఉన్నంత మాత్రాన అతని క్రింద పనిచేసే ఉద్యోగుల కన్నా ఎక్కువ హోదా ఉండదు నువ్వు కష్టపడి పని చేస్తే అతను నిన్ను తనతో సమానంగా చూస్తాడు ఈ నేపథ్యంలో ప్రాదేశిక గుణనిర్దేశాలలో ఉన్న సాంస్కృతిక భేదాలను తెలుసుకుందాం మనం ఇదివరకే దూరాలకు సంబంధించి 4 ప్రాథమిక జోన్లను ఇంటిమేట్ ఒకరి పక్కన ఒకరు దగ్గరగా కూర్చుంటారు అదే సమయంలో అరబ్బీ దేశపు మగవారు కన్నా ఎక్కువ చనువుగా ఉంటారు డేవిడ్ మట్సుమోటో వారి కన్నా తక్కువ దూరాలను పాటించారు ప్రదేశాలను బట్టి వచ్చే ఈ మార్పులు మన మనసులో ఏర్పడే సాంస్కృతిక విభేదాలను అప్రమత్తం చేస్తాయి ఈ రేఖాచిత్రం విభిన్న సంస్కృతులు తమ పరస్పర వ్యక్తిగత లావాదేవీలలో స్పేస్ యొక్క జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మరియు ఎలా వివరిస్తారో మనకు తెలుపుతుంది ప్రోక్సెమిక్స్ అనేది మన సమాజంలో లింగ సమానత్వాన్ని గురించి మరియు వివిధ లింగపరమైన సంబంధాల విషయంలో శక్తిమంతమైన సంబంధాల పాత్ర గురించి మనకు ఉండే అవగాహన బట్టి ఎప్పుడూ ప్రభావితమవుతుంది కాంటాక్ట్ కల్చర్స్ తక్కువ దూరాలను మరియు తరచుగా ఒకరినొకరు ముట్టుకోవడాన్ని ఎలా నివారిస్తాయో మనం ముందే తెలుసుకున్నాం ఈ సాంస్కృతిక ఆచారాలను మనుషులు చాలా చిన్న వయస్సు నుండే నేర్చుకోవడం మొదలుపెడతారు చాలామంది పరిశోధకులు చెప్పినది ఏమిటంటే ఒక పిల్లవాడు మూడేళ్ల వయస్సుకు వచ్చేసరికె ఈ సామాజిక సంకేతాలను అర్థం చేసుకొని ఉంటాడు కాబట్టి ఈ సామాజిక మరియు సాంస్కృతిక సంకేతాలు ఏవైతే స్థలానికి సంబంధించి మరియు సరి అయిన లింగ ప్రవర్తన కు సంబంధించి మన ఆలోచనలను నిర్దేశిస్తాయో వాటిని మనం చాలా చిన్న మరియు ప్రభావితమవగలిగే వయసులోనే నేర్చుకుంటాం కాబట్టి ఇవి మన మనసులో చాలావరకూ శాశ్వతమైన భాగం అవుతాయి మన రోజువారీ జీవితంలోనూ మరియు కార్యనిర్వహణలోనూ అవసరమయ్యే స్థలం మరియు దూరం యొక్క ప్రయోజనాలను అంతర్గతం చేసుకోవడానికి సందర్భం అనేది సహాయపడుతుంది ఈ రోజుల్లో ప్రపంచంలో వివిధ సంఘాలకు వేరు వేరు లింగనిబంధనలు ఉన్నాయి ఈ లింగనిబంధనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉండటం వలన వివిధ సంస్కృతులలో వేరు వేరు లింగాలకు వేరు వేరు స్థలాలను కేటాయించారు ఈ ఆలోచనను 'స్థలం యొక్క లింగీకరణ' జెండరైజేషన్ ఆఫ్ ది స్పేస్ Genderization of the space లేక స్పేస్ జెండరైజేషన్ అని అంటారు ప్రత్యేకించి సాంప్రదాయబద్ధ సంస్కృతులలో లింగనిబంధనలు వేరు వేరు లింగాలకు చెందినవారికి వేరువేరుగా ఉండటంతో మనకు ఈ ఆలోచన అవసరం పడింది లింగం ఆధారంగా మనుషులు తమ స్థలాన్ని అందులో ఇతరుల జోక్యాన్ని వేరువేరు విధాలుగా అర్థం చేసుకుంటారు కొంతమంది పరిశోధకుల ప్రకారం హిస్పానిక్స్ స్త్రీలు తమ వ్యక్తిగత స్థలంలోకి రావడాన్ని తప్పుగా భావిస్తారు స్థలానికి సంబంధించిన ఇతర అంశాలలో కూడా మనం ఇటువంటి భేదాలను గమనించవచ్చు భిన్న సంస్కృతులలో వేరువేరు లింగాలకు సంబంధించి ప్రవర్తనను అనుసరించి వ్యత్యాసాలు ఉంటాయి గనుక స్థలం అనేది ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియడం చాలా అవసరం ప్రోక్సెమిక్స్ యొక్క అంతరార్ధం వేరే లింగం వారితో సంభాషిస్తున్నప్పుడు ఒక పురుషుడు అర్థం చేసుకునే పద్ధతి వేరు వేరు సంస్కృతులలో ఒక స్త్రీ అర్థం చేసుకునే పద్ధతితో భిన్నంగా ఉంటుంది కొన్ని సంస్కృతులలో సామాజిక పరిస్థితులలో ఇతర లింగం వారితో మాట్లాడే అవసరం వచ్చినప్పుడు స్త్రీలు ఎక్కువ సున్నితంగా ఉంటారు అందువల్ల సహజంగా పురుషులు తమ వ్యక్తిగత స్థలాన్ని ఆక్రమించడాన్ని ఆక్షేపిస్తారు ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా మాట్లాడుకుంటున్నప్పుడు వారిలో సహజంగా ఒక వ్యక్తి ఎక్కువ అధికారం చెలాయిస్తాడు ఇంకా చాలా సంస్కృతులలో ఈ అధికారం చెలాయించే వ్యక్తి పురుష లక్షణాలు కలిగి ఉంటాడని నమ్ముతారు కాబట్టి అటువంటి సంస్కృతులలో లింగాన్ని ఉద్దేశించి సాధారణీకరణలు చాలా శక్తివంతంగా ఉంటాయి ఈ చర్చలన్నిటి వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే ఒక సంస్కృతిననుసరించి లింగ ఆధారిత నియమాలు మన స్థల నిర్మాణాన్ని ఇతరులతో పరస్పర వ్యక్తిగత సంభాషణను సంప్రదించే పద్ధతిని నిర్ణయిస్తాయి ఈ భేదాలకు సంబంధించి మన భావాలు సాంస్కృతికమైనవి మరియు వ్యక్తిగతమైనవిగా ఉంటాయి ఎందుకంటే సంస్కృతి ఒకటే అయినప్పటికీ ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రవర్తన ఇతరులతో భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ తేడాలను జాగ్రత్తగా గమనిస్తే మనం ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది అంతేగాక సంభాషణలో మనల్ని మరింత ప్రభావిత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది ప్రోక్సెమిక్ బిహేవియర్ను అర్థం చేసుకునేటప్పుడు మనం తీసుకోవలసిన మరొక జాగ్రత్త ఏమిటంటే ఈ సాంస్కృతిక భేదాలు ఎప్పుడు కూడా సాంస్కృతిక మూసలు క్రింద మారి ఎటువంటి సాంస్కృతిక నిబంధనలను తక్కువ చేసి చూడకూడదు ప్రోక్సెమిక్స్ కింద సముచిత పరిమాణాలతో పరిశోధనలను నమోదు చేసుకోవడం కొరకు అభివృద్ధి చేశారు ఈ విధానం పరిశోధకులు ఖచ్చితమైన పరిశీలనలను రాబట్టడానికి కూడా సహాయపడుతుంది అతను సూచించిన మొదటి కోణం పోస్టురల్ సెక్స్ ఐడెంటీఫైర్ ను అర్థం చేసుకోవటంలో సంస్కృతి యొక్క పాత్ర ముఖ్యమైనది అతను చెప్పిన రెండవ కోణం ఎస్ ఫ్ పి ఆక్సిస్ స్థలనిర్వహణ ఒకరికి ఒకరిని దగ్గర చేసే నిర్మాణక్రమాన్నిసూచిస్తుంది అతను వివరించిన మూడవ కోణం కినెస్థెటిక్ అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది ఇది శరీర అవయవాల స్థానాలని మరియు ఎన్నివిధాలుగా ఇవి ఒకదానినొకటి స్పృశించగలవో గమనిస్తుంది శరీరభాగాలు నాలుగు విధాలుగా ఒకదానినొకటి తాకెపద్ధతిని వివరించారు తరువాత అతను టచ్ కోడ్ గురించి వివరించారు ఇది సంభాషణలో ఎంతవరకు స్పర్శ అనేది ఆమోదకరమో తెలుపుతుంది మనుషులు ఎలా ఒకరినొకరు తాకుతారు ఎంత తరచుగా తాకుతారు ఈ స్పర్శ యాదృచ్ఛికమా లేక కావాలనే చేసినదా అది నిమరటమా లేక పట్టుకోవడమా ఈ స్పర్శను మనుషులు సునాయాసంగా ఆమోదిస్తారా లేక ఇబ్బందికరంగా భావిస్తారా అనే విషయాలను తెలుపుతుంది కాబట్టి బహిరంగంగా ఎంత తరచుగా ఒకరినొకరు తాకుతాం అనేది మన సాంస్కృతిక అవగాహన బట్టి ఉంటుంది అదే సమయంలో శరీరంలో ఏ భాగాన్ని తాకుతున్నామనేది కూడా మన సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది మనం ఇకమీదట జరుపబోయే చర్చలలో ప్రత్యేకించి హాప్టిక్స్ వివరణలో ఎలా కొన్ని సంస్కృతుల లో తలమీద చేయి వేయటం అనేదాన్ని అపశకునంగా భావిస్తారో తెలుసుకుంటాం అయిదవ కోణం యొక్క అంశం రెటినల్ కాంబినేషన్ ఇది ఎంత సేపు ఎదుటివారి కళ్ళలోకి చూస్తాము అది ఎటువంటి చూపు సూటిగానా స్పష్టంగానా దూరం ఉండా లేక చూపును మరలిస్తున్నామా అనే విషయాలను గ్రహిస్తుంది ఇది మన సాంస్కృతిక అవగాహన లింగ భేదాలు ఇంకా సంఘంలో శక్తిమంతుల హోదా లను బట్టి ఉంటుంది తదుపరివి థర్మల్ ఒకరి నుండి వచ్చే ఎంత శరీర ఉష్ణోగ్రతను ఇతరులు గ్రహిస్తారు అనే విషయానికి సంబంధించిన అంశం ఇది మనం ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది వోల్ఫాక్టరీ కోడ్స్ అనేవి ప్రాథమికంగా మన వాసన మనం శరీరంపై ధరించే పరిమళం ద్వారా చెప్పాలనుకునే విషయాలకు పంపాలనుకునే సందేశాలకు సంబంధించిన అంశాలు మనం తరువాత ఎలా కొన్ని సంస్కృతులలో ఇది అవసరమో ఎలా కొన్నిటిలో దీన్ని తప్పుపడతారో తెలుసుకుంటాం అతను చర్చించిన ఆఖరి అంశం స్వరంలో హెచ్చుతగ్గులకు సంబంధించినది ఇది దూరం మనకు ఎదుటి వారితో ఉన్న సంబంధం మనం మాట్లాడుకుంటున్న అంశం ఇంకా మన సంస్కృతి మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది ఈ సిద్ధాంతాలు మరియు కోణాలు జీవప్రాథమికమైనవి ఉత్పాదకాలను అర్థం చేసుకున్నంత సులువుగా మనం చూపుకు సంబంధించిన వాటిని అర్థంచేసుకోలేము ఈ కోణాలను చర్చించిన తరువాత అతను ఒక సిద్ధాంతాన్ని విశదీకరించారు దీని ప్రకారం దూరానికి సంబంధించిన 4 ప్రాథమిక జోన్లు సాంస్కృతిక సార్వత్రిక అవగాహన యొక్క సాంస్కృతిక అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ప్రోక్సెమిక్స్ యొక్క నిబంధనలు మన సాంస్కృతిక అవగాహనను శాశిస్తాయి అన్న విషయం తెలియదు కాకపోతే ఉల్లంఘన జరిగినప్పుడు గానీ లేదా మనం ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి స్థలనిర్వహణ మనం ఇప్పటివరకు చూసిన దానికంటే వేరుగా ఉన్నప్పుడు గానీ మనం ఈ నిబంధనల ఉనికిని తెలుసుకుంటాం కల్చరల్ స్పేస్ అవగాహనలో సాంస్కృతిక విభేదాల మీద శ్రద్ధ చూపకపోతే మన సంస్కృతులు వేరు అయినందువల్ల చాలా అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది అన్న విషయాన్ని గ్రహించవచ్చు ప్రాక్సిమిటీ

సగంస్థిర ఆకృతి గల స్థలం లో అధికంగా కనిపిస్తుంది ఫిక్స్డ్ ఫీచర్ స్పేస్ కార్యాలయ భవనాలు బడులు షాపింగ్ మాల్స్ మతపరమైన ప్రదేశాలు బహిరంగ వినోద ప్రదేశాలు మొదలగునవి మనం నిర్మించే పద్ధతికి ప్రాముఖ్యతనిఇస్తుంది కాబట్టి మనం స్థిర ఆకృతి గల స్థలాన్ని చూసే దృష్టి మన జీవితంలో చాలా చిన్నప్పటి నుండే అంతర్గతం చేయబడి ఉన్నది దీనికొరకు హాల్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాము రెండవది సగంస్థిర ఆకృతి గల స్థలం ఇది చలనము ఉండే మూలకాల ఏర్పాటు వలన సృష్టించబడినది ఉదాహరణకు మనం పరదాలను తెరలను అమర్చు పద్ధతి గృహోపకరణ వస్తువులతో ఏర్పాటు చేసే విభాగాలు ఇంకా మనం రంగులను ఉపయోగించే విధానం మొదలగునవి దీని క్రిందకు వస్తాయి కాబట్టి ఒక వ్యవస్థను అర్థం చేసుకునే పద్ధతిని ఈ సరిహద్దు గుర్తులు మనకు తెలుపుతాయి మనం ఒక గదిలోనికి వెళ్ళినప్పుడు ఆ గదిలో గృహోపకరణ వస్తువులను అమర్చిన పద్ధతి ద్వారా మనకు ఒక విధమైన అభిప్రాయం కలుగుతుంది కాబట్టి మామూలుగా వస్తువులను అమర్చిన విధానాన్ని చూసే మనం సమాచారాన్ని తెలిపే ఒక పద్ధతిని కనుగొన్నాము అది ఒక స్నేహపూరితమైన ప్రదేశమా కాదా కార్యాలయ స్థలనిర్మాణంలో ఎంత తీవ్రత ఉంది మొదలగు విషయాలు మనం ఒక కార్యాలయాన్ని చూసిన వెంటనే మనకు స్పష్టమవుతాయి ఉదాహరణకు మీరు కుడిచేతి చివరి మూలలోనున్న ఛాయా చిత్రాన్ని గమనించినట్లయితే ఇది విశాలమైన మరియు స్నేహపూర్వకమైన ప్రదేశంలాగా మనకు ఒక విధమైన అభిప్రాయాన్ని కలగజేస్తోంది దీనితో పోలిస్తే కొన్ని కార్యాలయ స్థలాలు మనల్ని చాలా అంటుకుని ఉండేలాగా అనిపిస్తాయి ఒక వ్యక్తి ఒక ప్రాంతం యొక్క ప్రాదేశికలక్షణాలలో మరియు పరస్పరవ్యక్తిగత దూరాలలో మార్పును తీసుకొనివస్తే ఒక స్థిర ఆకృతి లేని స్థలం అనధికారమైనది మరియు చలనశీలము కలిగియున్నదిగాను నిరూపించబడుతుంది ఇది సంభాషించే ఇద్దరు వ్యక్తుల మధ్య వారికి తెలియకుండానే ఏర్పడు స్థలం ఇది ఒక మనిషి వ్యక్తిగతంగా తన ఇష్టం వలన ఎదుటి వారితో తన మాటల వల్ల గాని లేదా చేతల వల్లగానివారి గురించిన విషయాలను వివరిస్తూ నిర్మించుకునే స్థలం ఎదుటి వారితో సంభాషిస్తున్నప్పుడు ముఖ్యంగా మనం కూర్చునిఉన్నప్పుడు మనం మన చుట్టూ ఉన్న అదృశ్యం బుడగ ఆక్రమించే స్థలాన్ని మాత్రమే కాకుండా మరికొంత ప్రదేశాన్ని కూడా ఆక్రమించడానికి ప్రయత్నిస్తాం కొన్ని వస్తువులను ఇష్టానుసారం మన చుట్టూ అలంకరించాలని కోరుకుంటాం మనం కొన్ని వస్తువులను అక్కడ పెట్టినప్పుడు ఎవరైనా ఒక ఫైలును గాని లేదా టీ కప్పును గాని ఎదురుగుండా పెడితే మనం చిరాకుపడతాం కాబట్టి ఎప్పుడైనా మనకు నచ్చని శబ్దం గానీ చూపు గాని లేదా వాసన గాని మన వైపు వచ్చినప్పుడు మన స్థలాన్ని ఎవరో అతిక్రమించినట్లు అనిపించి మనకు ఒక శాపంగా అనిపిస్తుంది అందువల్ల నాన్ ఫిక్స్డ్ ఫీచర్ స్పేస్ యొక్క మన అవగాహన మన మనస్తత్వానికి సంబంధించి ఉంటుంది అంతేకాక ఈ స్పేస్ ఏ పరిస్థితిలోనైనా మన పనితీరుపై ప్రభావాన్ని చూపించే శక్తి కలిగి ఉంటుంది నాన్ ఫిక్స్డ్ ఫీచర్ స్పేస్ అనేది మన సమీపంగా మన శరీరం చుట్టూ ఉండే స్థలం మరియు మనలో ప్రతి ఒక్కరూ మనది అనుకునే స్థలం ప్రోక్సెమిక్స్ నిర్మాణ రూపకల్పనలు ఆమోదించే పద్ధతితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ఫిక్స్డ్ స్పేస్ సిద్ధాంతాల ప్రకారం సందర్భానికి తగినట్టుగా నిర్మాణానికి ప్రాధాన్యతను ఇవ్వటం సామాజిక నిర్మాణం నిర్మించిన వాతావరణం మరియు మానవ ప్రవర్తనల యొక్క సమన్వయమే సమాజ స్థలం యొక్క ఆకృతి ఇది నిర్మాణం మరియు నిర్వహణలకు సంబంధించి చాలా పెద్ద సవాలుతో కూడుకున్న పని దీనికి మనం స్పందించే మార్గాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఉదాహరణకు జర్మన్ కి వెళ్ళినప్పుడు కార్యాలయాలలో మరియు పనిప్రదేశాలలో తెరిచి ఉన్న తలుపులను చూసి వాటిని వ్యాపార పద్ధతి కాని విశ్రాంత వైఖరిగా పరిగణిస్తారు నిర్మాణంలో పరిచయం చేసిన బహిరంగత వారికి నచ్చదు మరొక చేతి వైపు అమెరికన్లు నిర్మాణ ఆకృతిలో ఎవరి సంస్కృతి ప్రకారం ఎలా నిక్షిప్తమై ఉన్నదో దాన్నిబట్టి ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు మనం లోపలి భాగం యొక్క స్థలఆకృతిని ఎలా చూస్తాం అన్నది కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి మనుషులు పాటించే సామాజిక మరియు సాంస్కృతిక దూరాలు స్థలఆకృతితో అంతస్సంబంధాలు కలిగి ఉంటాయి మారుతున్న సాంస్కృతిక నిబంధనల బట్టి అంతర్గత స్థలం నిర్మాణాలు కూడా మారతాయి మన కార్యాలయాలలో కూడా వ్యక్తిగత పని సంస్కృతి నుండి సమూహ పని సంస్కృతి వైపు మారుతున్న విధానాలను మనం చూస్తున్నాం కాబట్టి ఒకప్పుడు కార్యాలయాలలో స్థిరమైన మరియు వ్యక్తిగత స్థానాలు ఉంటే ఇప్పుడు చురుకైన కార్యాలయ ధోరణి ప్రకారం పనిచేసే స్థలాలు మరింత సరళంగా వేరు వేరు పనుల కోసం వేరు వేరు జట్లు ఉపయోగించుకునే విధంగా ఉన్నాయి కాబట్టి స్థలం ఇకపై స్థిరం లేనిది మరియు కార్యక్రమాల ప్రకారం పని చేసే స్థలాలు కూడా మారె అవకాశం ఉంది కానీ స్థిరమైన కార్యాలయస్థలానికి అలవాటుపడిన వ్యక్తి స్థిరం లేని ప్రదేశంలో పనిమీద ఆసక్తి చూపించలేడు వ్యాపారసంస్థలు కూడా పంచుకునే కార్యక్రమాలకు అనుగుణంగా కార్యాలయాలను స్థాపించినా అదే సమయంలో మనుషుల మధ్య ఉండే దూరాలకు గౌరవాన్నివ్వాలి కాబట్టి బహిరంగ ప్రదేశాలలో శబ్దాన్ని వినిపించనివ్వకుండా అవగాహనతో ముడిపడి ఉంది ప్రాథమికంగా శరీర స్థానం అంటే మన చుట్టూ ఉండే బుడగ ఆక్రమించే స్థలం ఆ తరువాత ప్రాథమిక స్థలం అంటే కేవలం మనకు మాత్రమే చెందినది ఉదాహరణకు మన సొంత ఇల్లు మన కారు వంటివి తరువాత రెండవ ప్రదేశం మనం రోజూ వెళ్ళి పనిచేసే చోటు దీనితో మనం కొంత అనుబంధాన్ని పంచుకుంటాం ఇది మన కార్యాలయస్థలం పాఠశాల ఏదైనా కావచ్చు ఆఖరిది పబ్లిక్ టెరిటరీ ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి స్థానం కూడా ఒక విధమైన గుర్తింపును ఇస్తుంది మన చుట్టూ మనకు నిర్వచనాన్ని ఇచ్చే స్థలం గనుక ఉంటే అది మనకు ఒక విధమైన గుర్తింపు భావాన్ని మరియు శాశ్వత అనుభూతిని కలిగిస్తుంది కొంతమంది మన చుట్టూ ఉన్న మనుషులు గుర్తులను వాడుతూ ఉంటారు వాటిని మన నాలుగు వైపులా ప్రదర్శింపబడే సంబంధాలను హోదాను శక్తి గమనాన్ని అర్థం చేసుకోవడానికి వాడే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీటిని మనం చాలామంది మనుషులు ఒక చోట కూర్చుని ఎక్కువ సేపు పనిచేసే చిన్న కార్యాలయాలలో గమనించవచ్చు ఈ కార్యాలయాలలో స్థలాన్ని చిన్న గాజు ఫలకంతో విభజిస్తారు ఈ ఫలకాలు ఎత్తుగా లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించడానికి సహాయపడతాయి కాబట్టి ఇవి మన స్థలం యొక్క హక్కులను తెలుసుకోవడానికి దోహదపడతాయి రెస్టారెంట్లలో యొక్క అవగాహన మనకు ఎంత ఉందో స్థలానికి సంబంధించి మనం ఎంత సౌకర్యవంతంగా స్నేహంగా ఉంటామో తెలుస్తుంది మీరు గమనించకుండానే ఒకరివైపుకుఒకరు వస్తువులను తోసే ఈ ప్రక్రియ కొంతసేపు నడుస్తూనే ఉంటుంది ఇది మన శక్తి యొక్క ప్రదర్శనే కాక మన బంధం యొక్క ప్రదర్శన కూడా మీరు గనుక వరుసగా రెండు రోజులు ఒక ఉపన్యాసానికి హాజరు అయితే మనుషులు ఒకసారి ఏ కుర్చీలో అయితే కూర్చున్నారో ప్రతి సమావేశంలోనూ అదే కుర్చీ లో కూర్చోవడాన్ని గమనించవచ్చు ఎందుకంటే తెలియకుండానే వారు ఆ ప్రదేశంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు కాబట్టి కమ్యూనికేషన్ యొక్క అవగాహన చాలా ముఖ్యం కూర్చునే కుర్చీల అమరికలో కూడా ప్రోక్సెమిక్ బిహేవియర్ యొక్క నిర్మాణం శక్తి మరియు అధికారపు సమీకరణాలు ఉంటాయి మధ్య ఉండే కుర్చీ స్థానం సహజంగా శక్తి ప్రదర్శనను తెలుపుతుంది ఒక సమూహములో మధ్య కూర్చున్న వ్యక్తి ఇతరులపై అధికారం చలాయించే వాడుగా ఉంటాడు అంతేకాక ఈ అధికారాన్ని ఇతరులు కూడా ఆమోదిస్తారు ప్రోక్సెమిక్స్ యొక్క మన సాంస్కృతిక అవగాహనను తెలియజేస్తుంది ఈ రోజు మనం ప్రోక్సెమిక్స్ చూపు యొక్క భాష గురించి తెలుసుకుందాము ధన్యవాదములు